మునుపటి ఉపన్యాసంలో మనకు మెషిన్ లెర్నింగ్ రంగాలకు ఇది ఎలా సంబంధం కలిగి ఉందో కూడా చూశాము కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము కొంచెం ముందుకు వెళ్ళబోతున్నాము మునుపటి వాటిలో మనం ఇప్పటికే అర్థం చేసుకున్నాము యంత్ర అభ్యాసానికి భిన్నమైన పద్ధతులు మెషిన్ లెర్నింగ్ వాడకానికి కొన్ని ఉదాహరణలు కూడా మనం చూశాము కాబట్టి ఇందులో మనము మరింత కొనసాగించబోతున్నాము మొదట మనం మెషిన్ లెర్నింగ్ తోపోల్చారు

కాబట్టి ఇది మొత్తం పోలిక కాబట్టి ఇది AI వర్సెస్ లో భాగం కాబట్టి ఆర్టిఫిశియల్ ఇంటెలిజన్స్ కొన్ని వస్తువు లక్షణాల నుండి స్వయంచాలకంగా నేర్చుకోవడంపై దృష్టి పెడుతుంది కాబట్టి లక్షణాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు లోతైన అభ్యాసంలో పరీక్షా ఉదాహరణ కోసం మీరు మానవీయంగా గుర్తించిన ఏ లక్షణాలకైనా సహాయం తీసుకోరు మరియు స్వయంచాలకంగా లక్షణాలు వారి స్వంతంగా కనుగొనబడతాయి కాబట్టి ఈ లోతైన అభ్యాసం మెషిన్ లెర్నింగ్ లు చేయాలి ఈ ప్రత్యేకమైన కోర్సు పరిధి అవలోకనం చేయబడి ఉంటుంది దాని గురించి ఏమిటో మీకు అవలోకనం ఇస్తుంది కాబట్టి మీ సంబంధితపరిశ్రమలలోమీ IIoT అమలులను మెరుగుపరచడానికి వేర్వేరు AI ML లేదా DL పద్ధతులు అవసరమైతే అమలు చేయడానికి మీకు అధికారం మరియు పరిజ్ఞానం ఉందని మీరు భావిస్తారు కాబట్టి ఇది చరిత్ర మాత్రమే AI 1950 ల నుండి ప్రాచుర్యం పొందింది ఇది ఇప్పటికీ ప్రజాదరణ పొంధుతోన్నధి 1980 ల నుండి ML ప్రజాదరణ పొందింది ఎందుకంటే ఇది కొనసాగుతోంది మరియు లోతైన అభ్యాసం గత కొన్నేళ్ళుగా 2006 2007 నుండి మరియు మొదలైనవి కావచ్చు కానీ ML కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి మీకు తెలుసా AI ఉంది ML ఉంది కానీ ఇటీవలి కాలంలో మాత్రమే ఇవి వివిధ కారణాల వల్ల మరింత ప్రాచుర్యం పొందాయి ఆగమనం కారణంగా ఉదాహరణకు IoT యొక్క ప్రజాదరణ స్వయంప్రతిపత్త వ్యవస్థల యొక్క ప్రజాదరణ కారణంగా స్వయంప్రతిపత్తమైన కార్లు స్వీయ డ్రైవింగ్ కార్లు ప్రాథమికంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ ఉపయోగిస్తాయి AI ML DL మరియు వివిధ IIoT టెక్నాలజీస్ ఈ AI ML లేదా DL మరింతప్రాచుర్యంపొందుతున్నాయి కాబట్టి ఇవి నేను మీకు చెప్పిన 2 ఉదాహరణలు ప్రస్తుత రోజుల్లో ప్రపంచంలో ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయని మీకు తెలుసు ఇక్కడ మీరు ఇంతకు ముందు తెలిసిన AI ML వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై వెనక్కి తగ్గాలి కాబట్టి ఇవి కొత్తవి కావు ML ఉంది AI ఇంకా ఎక్కువ కాలం నుండి ఉంది ఇటీవలి కాలంలో మాత్రమే కొత్త అనువర్తనాలు వస్తున్నందున ఈ టెక్నాలజీస్ కొత్త ఆకర్షణను పొందాయి మరియు పరిశ్రమలలో బాగా ఉపయోగించబడుతున్నాయి కాబట్టి మెషిన్ లెర్నింగ్ లో లక్షణాలు స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుంది మీరు లోతైన అభ్యాసం గురించి మాట్లాడుతుంటే ఇది క్రొత్త పద్ధతి ఇక్కడ మీరు ఈ రెండింటినీ చేయనవసరం లేదు ఇది ప్రాథమికంగా కొత్త అభ్యాస సాంకేతికత లోతైన అభ్యాస సాంకేతికత మళ్ళీ మెషిన్ లెర్నింగ్ యొక్క పరిమితుల యొక్క కొన్ని లోపాలను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది ప్రత్యేకించి DL ఎక్కువ డైమెన్షనల్ తో వ్యవహరించగలదు మరియు అక్కడే DL యొక్క వినియోగము మరింత గొప్పగా మారుతుంది మరియు లక్షణాల వెలికితీత మాన్యువల్ మరియు ఈ లక్షణాల యొక్క స్పష్టమైన కేటాయింపు మరియు వాటిపై DL విషయంలో చేయవలసిన అవసరం లేదు కాబట్టి ప్రాథమికంగా ఈ ML మరియు DL ఎలా ఉంటుందిడేటా పెరుగుదలతో ML మరియు DL ను మీరు చూస్తే DL క్రమంగా మరింత ప్రాచుర్యం పొందింది మరియు పనితీరు మెరుగుపడుతుంది అయితే ML యొక్క పనితీరు క్రమంగా స్తబ్దతకు వస్తుంది కాబట్టి ఇతర పరిమితి ఏమిటంటే ML లో లక్షణాల గుర్తింపు మరియు వెలికితీత అవసరం అయితే ఇది DL లో స్పష్టంగా అవసరం లేదు కాబట్టి లోతైన అభ్యాసం ఇది మెషిన్ లెర్నింగ్ యొక్క ఉపక్షేత్రం ఇది సరైన లక్షణాలను సొంతంగా నేర్చుకోగలదు స్వయంగా ఇది లక్షణాలను నేర్చుకోగలదు సాధారణంగా ఇది మన మెదడులోని బిలియన్ల న్యూరాన్ల పని పనితీరును అనుకరిస్తుంది కాబట్టి మీరు మెదడు యొక్క నరము నరముల నిర్మాణం చూస్తే అది చాలా క్లిష్టమైన నరముల నిర్మాణం కాబట్టి ఆ నాడీ నిర్మాణం నుండి ప్రేరణ పొందింది వివిధ పొరల క్రింద ఉన్న లోతైన నాడీ నిర్మాణం మొదలైనవి లోతైన అభ్యాసం దాని నుండి ప్రేరణ పొందింది మరియు అది దానిపై ఆధారపడుతుందిఇది కొద్దిగా భిన్నమైన అవగాహన మెదడు చాలా సులభం కాదు కాబట్టి ఇది ప్రేరణ పొందింది కానీ ఖచ్చితంగా మెదడు ఆధారిత నాడీ నిర్మాణం కాదు ఇది ప్రేరణ పొందింది కానీ ఇధి దానికి కొంత భిన్నంగా ఉంటుంది కానీ DL ఏమి చేస్తుంది ఇది లక్షణాలను స్వయంగా నేర్చుకుంటుంది మరియు ఈ DL డేటా యొక్క పరిమాణం కూడాపెరిగినప్పుడుఖచ్చితత్వానికి సంబంధించి మెరుగైన పనితీరును ఇస్తుంది కాబట్టి లోతైన అభ్యాసంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతుల్లో ఒకటి లోతైన నాడీ నెట్వర్క్ను ఉపయోగించడం మీకు తెలుసు కాబట్టి ఇది మీ నెట్వర్క్లో లోతుగా నాడీ నెట్వర్క్ ANN లపై ఆధారపడి ఉంటుంది కానీ మళ్ళీ లోతుగా ఉంటుంది లోతైన నాడీ నెట్వర్క్ క్రమపద్ధతిలో ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను కానీ దీనికి ముందు కాబట్టి లోతైన నాడీ నెట్వర్క్లో సంకేతాలు ప్రాథమికంగా కృత్రిమ నాడీ నెట్వర్క్లోని వివిధ న్యూరాన్లు మరియు న్యూరాన్ల పొరల మధ్య ప్రయాణిస్తాయి నరముల నెట్వర్క్లో ప్రతి నరము కొంత బరువుతో ఒక బరువుతో అధిక బరువు గల నరము ఇతరులకన్నా తదుపరి పొరపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది మరియు తుది పొర అన్ని బరువుల ఇన్పుట్ లను మిళితం చేసి ఫలితంతో బయటపడుతుంది ఇది ఇలా పనిచేస్తుంది కాబట్టి లోతైన న్యూరల్ నెట్వర్క్ అయిన ఈ DNN ని రేఖాచిత్రంగా నేను మీకు ఇక్కడ చూపించాను మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మీకు ఇన్పుట్ పొందవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఈ దాచిన పొరలన్నీ ఉన్నాయి ఇవి దాచిన పొరలు ఈ గణనలు చేసే సంబంధాలు ఉన్నాయని మీకు తెలిసిన దాచిన పొరలు ఇవి మరియు మీరు ఈ దాచిన పొరల సంఖ్యను పెంచవచ్చు మరియు మీరు మరింత ఎక్కువ చేస్తే మరింత ఎక్కువ గణనలు ఉంటాయి కానీ ఇది సాధారణంగా మీకు మరింత ఖచ్చితత్వాన్ని ఇవ్వబోతోంది కానీ అన్ని సందర్భాల్లోనూ కాదు కానీ చాలా సందర్భాలలో ఇది మీకు మరింతఖచ్చితత్వాన్ని ఇవ్వబోతోంది కాబట్టి లోతైన ప్రాథమికంగా దాచిన పొరల సంఖ్యను సూచిస్తుంది కాబట్టి మీకు ఎక్కువ పొరలు ఉన్నాయి మీరు నాడీ కణంలను కలిగి ఉండబోతున్నారు కాబట్టి లోతైన నరముల నెట్వర్క్ 150 వరకు దాచిన పొరలను కలిగి ఉంటుందని చెబుతారు కాబట్టి ఇక్కడ మనము 2 దాచిన పొరలను మాత్రమే చూపిస్తాము కాని DNN లో 150 దాచిన పొరలను అమలు చేయవచ్చు కాబట్టి లోతైన అభ్యాసం ఎలా పనిచేస్తుందనే దాని గురించి నిజ జీవితంలో ఒక సారూప్యతను తీసుకుందాం ఇది ఒక ఆపిలా కాదా అని మనం గుర్తించాలి కాబట్టి మొదట మీరు ఆకారాన్ని తనిఖీ చేయండి ఆకారం కావాల్సినది అని మీరు చూస్తే అవును మీరు ఆకారం సరేనని తనిఖీ చేసిన తర్వాత మీరు రంగును తనిఖీ చేస్తారు రంగు సరిగ్గా ఉంటే మీరు దాని రుచిని తనిఖీ చేస్తారు మీరు ఆపిల్ మీద కొరుకుతారు ఆపై మీరు దాని రుచి ఎలా ఉందో తనిఖీ చేయండి రుచి సరేనని మీరు చూస్తే అది ఆపిల్ అని మీరు ధృవీకరిస్తారు సరియైనధా కాబట్టి మీరు ఆపిల్ యొక్క ఆకారం రంగు మరియు రుచి ఆధారంగా ఈ నిర్ధారణ లేదా గుర్తింపును చేస్తారు మరియు అది ప్రాథమికంగా సమూహ సోపానక్రమం భావన కాబట్టి లోతైన అభ్యాసం సమూహ సోపానక్రమం యొక్క భావనను కూడా అనుసరిస్తుంది మరియు ఇది సంక్లిష్టమైన పనులను సరళమైన పనులుగా చేస్తుంది కాబట్టి లోతైన అభ్యాసాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక సారూప్యత మాత్రమే కాబట్టి మెషిన్ లెర్నింగ్ లో నిస్సార అభ్యాసం ప్రాథమికంగా కలుస్తుంది కాబట్టి మనకు 2 విషయాలు ఉన్నాయి మనకు IIoT ఉంది మరియు మనకు లోతైన అభ్యాసం ఉంది రెండూ చాలా శక్తివంతమైన టెక్నాలజీస్ వేగాన్ని మెరుగుపరచడానికి IIoT సహాయపడుతుంది అయితే ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి లోతైన అభ్యాసం ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు వాటిని కలిపితే మీకు లభించేది గుణకారప్రభావం కాబట్టి ఈ గుణకార ప్రభావం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది ఇది కర్మాగారాల్లోని ఈ తయారీ పరిశ్రమలకు వారి ఉత్పత్తి శ్రేణులను సానుకూలం చేయడానికి సహాయపడుతుంది ఇది శక్తి వినియోగాన్ని సానుకూలం చేయడానికి మరియు రవాణా కార్యకలాపాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఏదైనా అత్యవసర లేదా సంభావ్యత విషయంలో వ్యవస్థలు మూసివేయడానికి కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి IIoT లోతైన అభ్యాసం కలిసి పొందగలిగే ప్రయోజనాల పరంగా విషయాలను గుణించాలి మరియు కలిసి మీరు చాలా శక్తివంతమైన సాంకేతికతను పొందుతారు కాబట్టి IIoT లో లోతైన అభ్యాసం యొక్క ఉపయోగానికి కారణం ఇలా ఉంది కాబట్టి ఇటీవలి కాలంలో లోతైన అభ్యాసాన్ని చాలా ఉపయోగకరంగా మార్చిన అతి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే ఇటీవలి కాలంలో మాత్రమే లేబుల్ మొత్తం అనేక పరిణామాలు పెరిగింది కాబట్టి ఇది పెరిగింది మరియు అందుబాటులో కూడా ఉంది అదే సమయంలో ఇటీవలి కాలంలో అధిక ముగింపు గణన శక్తి కూడా చాలా ఎక్కువ మరియు అదే సమయంలో చౌకగా మారింది కాబట్టి అధిక ముగింపు గణన శక్తి చౌకగా ఉంటుంది కానీ తక్కువ ఖర్చుతో లభిస్తుంది మరియు దానితో పాటు పెద్ద మొత్తంలో డేటా మొత్తం లభ్యత కలిగి ఉంటుంది మరియు ఈ రెండింటి అవసరాలు కూడా పెరిగాయి మరియు పర్యవసానంగా మన దగ్గర ఉన్నది ఏమిటంటే ఈ అవసరాల వల్ల లోతైన అభ్యాసం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు ఈ రోజుల్లో గ్రహించారు కాబట్టి IIoT లో లోతైన అభ్యాసం యొక్క క్లిష్టమైన అవసరాలు ఏమిటంటే ఈ రోజుల్లో మనం క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం పెద్ద మొత్తంలో డేటా తో వ్యవహరించడం మరియు అధిక ఖచ్చితత్వ అవసరాలతో అధిక నాణ్యతతో వ్యవహరించడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి లోతైన అభ్యాసం ప్రాథమికంగా కెమెరాలు సెన్సార్లు మొదలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి గుర్తింపు లేదా గుర్తించుట కోసం వినియోగదారులకు తోడ్పడునట్లు చేసే పరంగా విలువలను అందిస్తుంది మానవ ప్రవర్తన యొక్క అంచనా లేదా అనుమితి మరియు స్వయంప్రతిపత్తి నిర్ణయ నియంత్రణ కాబట్టి వివిధ వ్యాపార విభాగాలలో వినియోగదారులకు లోతైన అభ్యాసం ఇచ్చే విభిన్న ప్రయోజనాలు ఇవి కాబట్టి లోతైన అభ్యాసం పరిశ్రమలలో లోతైన అభ్యాసం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి తోషిబా పరికరం కాబట్టి ఎడ్జ్ వద్ద జరుగుతాఇ కాబట్టి తోషిబా మార్గనిర్దేశక నియంత్రణ వ్యవస్థను అవలంబించారు కాబట్టి మరొక ఉదాహరణ H2O వేదిక ఇది లోతైన అభ్యాస ఫ్రేమ్వర్క్ లోని వివిధ సమస్యలకు లోతైన అభ్యాస పద్ధతులను ఉపయోగిస్తున్నారు కాబట్టి లోతైన అభ్యాసానికి ఇవి కొన్ని ఉదాహరణలు మరియు ఇది జనాదరణను కనుగొంటుంది స్వతంత్ర డ్రైవింగ్ కార్లను నిజము చేస్తాయి కాబట్టి ఈ విధంగా మెషిన్ లెర్నింగ్ యొక్క అనేక విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి మరియు అవి IoT మరియు IIoT లతో కరచాలనములు చేస్తున్నాయి ఇవి వారి వ్యక్తిగత బలాన్ని కలిగి ఉండటమే కాకుండా వాటిని శక్తివంతం చేస్తాయి కాబట్టి దీనితో మనము ఒక ముగింపుకు వచ్చాము ఈ విభిన్న సూచనల ద్వారా వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహించే ముందు ఈ విభిన్న సూచనలు ఇక్కడ ఉన్నాయి మరియు దీనితో మనము IIoT కోసం మెషిన్ లెర్నింగ్ యొక్క అవలోకనాన్ని పొందాము ధన్యవాదాలు